తదుపరి ఉపన్యాసం డేటా స్ట్రక్చర్లపై ఉంటుంది నేను అల్గారిథమ్ విశ్లేషణ మరియు అలాంటి వాటిని ఇవ్వడానికి మరియు కొంత సమయం వెచ్చించడానికి కారణం డేటా స్ట్రక్చర్లు డేటా స్ట్రక్చర్ అది డేటా టైప్ అని పిలవబడే దానిని ఎన్క్యాప్సులేట్ చేస్తుందా డేటా రకాన్ని ఇచ్చినప్పుడు ఇది కార్యకలాపాల సమితిని కూడా నిర్వచిస్తుంది కాబట్టి ప్రాథమికంగా మనం ఏమి చేస్తాం అంటే మనం ఇక్కడ డేటా స్ట్రక్చర్ల గురించి మాట్లాడినప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ డేటా రకాల గురించి మాట్లాడబోతున్నాం అబ్స్ట్రాక్ట్ డేటా రకం అంటే ఏమిటో మీకు వివరిస్తాను మరియు ఇది ప్రక్రియకు చాలా పోలి ఉంటుంది ఈ ప్రక్రియలో ఏమి చేస్తారు ఇప్పుడు ప్రాథమికంగా మనము ఇప్పటికే చూసినట్లయితే మనము కొన్ని ఫంక్షన్లు విధానాలను చూశాము మీరు ఇప్పటికే మీ ప్రోగ్రామింగ్ మాడ్యూల్లో చూసారు మరియు చివరి తరగతిలో కూడా మనము ఎలిమెంట్ల సమితి మొత్తాన్ని ఎలా విశ్లేషించాలో కూడా చూశాము ఇవ్వబడిన అర్రే లో మనము ఎలిమెంట్ లను శోదించాము మనము అర్రేలోని ఎలిమెంట్ల సమితిలో ఇవ్వబడిన వాటిని సార్ట్ చేసాం కాబట్టి మనం అది చెబుతున్నది ఏమిటి మనము అర్రేని సార్ట్ చేయడం గురించి చెప్పినప్పుడు మనము దాని అర్థం ఏమిటి సార్ట్ చేయడం అంటే ఏమిటి సార్టింగ్ అనేది అర్రేలో నిర్వహించబడుతున్న ఒక ఆపరేషన్ అదేవిధంగా నేను శోధనను చూస్తున్నప్పుడు సెర్చ్ అనేది ఒక అర్రేలో నిర్వహించబడుతున్న ఆపరేషన్ మనము చూడాలనుకుంటున్నది మార్గం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ విధానాన్ని పోలి ఉంటుంది కాబట్టి ఒక విధానం అంటే ఏమిటి ఒక విధానం ఒక ఆపరేటర్ యొక్క సంజ్ఞామానాన్ని సాధారణీకరిస్తుంది అంటే ప్రామాణిక అంకగణిత ఆపరేటర్లు ప్లస్ మైనస్ గుణకారం మరియు భాగహారం మీకు బాగా తెలుసు ఒక ప్రొసీజర్ లో మనం ఏమి చేయగలం అంటే మనము ఈ నిర్దిష్ట సంజ్ఞామానాన్ని సాధారణీకరిస్తున్నాము మరియు మనము ఒక కార్యాచరణను నిర్వచించగలుగుతాము షార్టింగ్ అనేది అర్రేపై నిర్వచించబడిన ఆపరేషన్ అదేవిధంగా శోధన అనేది మనము అర్రేపై నిర్వచించే ఒక ఆపరేషన్ కాబట్టి డేటా స్ట్రక్చర్లో మనం చేసే విధంగా వినియోగదారు డేటా రకాలను నిర్వచించే i ఆలోచనను కూడా సాధారణీకరిస్తాము మనము విధానాలలో సాధారణీకరించదగిన కార్యకలాపాలను కలిగి ఉన్నట్లే మనం అబ్స్ట్రాక్ట్ డేటా రకాల గురించి మాట్లాడుతున్నప్పుడు డేటా రకాలను సాధారణీకరించే సదుపాయం కూడా ఉంది మనము వినియోగదారులు నిర్వచించే డేటా రకాలను నిర్వచించవచ్చు మీరు ఇప్పుడు పూర్ణాంకం ఫ్లోట్ డేటా రకాలను కలిగి ఉన్నట్లే పాయింటర్లు చెప్పనివ్వండి మొదలైనవి ఇప్పుడు మీరు మొత్తం విషయాలను సాధారణీకరించవచ్చు మరియు నేను స్ట్రింగ్ ఇవ్వబోతున్నాను అని చెప్పవచ్చు ఇది మరొకటి డేటా టైప్ క్యారెక్టర్ ఒక డేటా టైప్ ఫ్లోట్ అనేది డేటా టైప్ డబుల్ అనేది డేటా టైప్ int అనేది డేటా టైప్ మొత్తం సంజ్ఞామానాన్ని మనం సాధారణీకరించవచ్చు మరియు నేను కొత్త డేటా రకాన్ని మాత్రమే ఇస్తున్నాను అని చెప్పండి నేను దీనిని లిస్ట్ అని పిలుస్తాను నేను దీనిని స్టాక్ అని పిలుస్తాను నేను దీనిని క్యూ అని పిలుస్తాను మీరు కూడిక తీసివేత గుణకారం మరియు భాగహారం ఇవి ఇంటీజర్ డేటా టైప్ తో నిర్వచించబడతాయి ఇలాగే నేను కొత్త డేటా రకాన్ని నిర్వచించినప్పుడు నేను వాటిపై ఆపరేషన్ను నిర్వచించాలి కాబట్టి ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ డేటా రకం ఏమిటి మరియు అబ్స్ట్రాక్ట్ డేటా రకం అనేది మీ విధానాలు కార్యాచరణను ఎన్క్యాప్సులేట్ చేయాలనుకుంటున్నట్లుగానే ఒకటి డేటా రకాలను ఎన్క్యాప్సులేట్ చేయడానికి అబ్స్ట్రాక్ట్ డేటా రకాలను ఉపయోగించవచ్చు మరియు మనము దీనిపై కార్యకలాపాలను కూడా నిర్వచించాము కాబట్టి నన్ను వెనక్కి వెళ్లనివ్వండి కాబట్టి మనము రెండు రకాల ఈ అధికారికీకరణను కలిగి ఉన్నాము మీకు గణిత నమూనా ఉంది మరియు అనధికారిక అల్గోరిథంలో నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను నేను సెట్లను కలిగి ఉన్నాననుకుందాం అప్పుడు మీరు సెట్లను ఎలా సూచిస్తారో దానికి ఒక గణిత నమూనా ఉంది ఆపై యూనియన్ ఇంటర్సెక్షన్ సెట్ల కాంప్లిమెంట్ ఒక నిర్దిష్ట సెట్ ఆపరేషన్ను నిర్వహిస్తారు మరియు మొదలైన వాటిపై లేదా సెట్లో ఆపరేటర్ చేసే ఆపరేషన్ల సెట్ ఇప్పుడు గణిత నమూనా నుండి మనం అబ్స్ట్రాక్ట్ డేటా రకానికి వెళ్తాము మరియు మనము నకిలీ భాషా ప్రోగ్రామ్ను నిర్వచించాము మరియు ఇది డేటా స్ట్రక్చర్ మరియు దీనిపై పనిచేసే ఉన్నత స్థాయి భాషా ప్రోగ్రామ్ అవుతుంది ఈ డేటా నమూనాలు ఇలా ఉంటాయి మీరు డేటా మోడల్ల నుండి ప్రోగ్రామ్లకు ఈ విధంగా వెళతారు మరియు ఇది ఈ సంఖ్యను వివరిస్తుంది ఈ గణిత నమూనా అంటే ఏమిటి అనే దాని గురించి మరొకటి మీకు తెలియజేస్తాను ఉదాహరణకు దగ్గరగా ఉన్న దానిని నేను చూసాను మాతృక సంకలనం తీసివేత గుణకారం మరియు దానిపై నిర్వచించిన విలోమం వంటి ఆపరేషన్తో మ్యాట్రిక్స్ అని పిలువబడే నైరూప్య డేటా రకాన్ని నేను నిర్వచించగలను ఇవి మాట్రిక్స్లో పై జరిగే ఆపరేషన్లు కానీ నాకు మాతృకలో ఒక రకమైన ప్రాతినిధ్యం అవసరం మరియు ఆ రకంగా మీ ప్రాతినిధ్యం దాగి ఉంది లేదా అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో ఎన్క్యాప్సులేట్ చేయబడింది మనం ఏమి చేస్తాం అంటే కంప్యూటర్ సైన్స్లో సాధారణంగా ఉపయోగించే కొన్ని ప్రాథమిక నైరూప్య డేటా రకంతో ప్రారంభిస్తాము ఈ డేటా రకాలు ADT లిస్ట్ ADT స్టాక్ ADT క్యూ చాలా మూలాధార డేటా రకాలు మరియు మనకు డేటా రకాలు ఎందుకు కావాలి నేను మీకు మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తాను మీరు ఇంటిజర్ పై ఆపరేషన్లు చేసినప్పుడు నేను 4 ప్లస్ 6 ని కనుగొనాలనుకుంటున్నాను అని నేను చెబుతున్నప్పుడు మరియు మీరు ఎడమ వైపున నేను ఇలా వేరియబుల్ ని వ్రాస్తారు x 4 ప్లస్ 5 అలాంటిదేనని నేను చెప్తున్నాను మీరు ఉన్నత స్థాయి భాషా ప్రోగ్రామ్లో ఇలా స్టేట్మెంట్ వ్రాసినప్పుడు y x zకి సమానం గుణకారం యొక్క ఆపరేషన్ ఎలా అమలు చేయబడుతుందో మీకు స్పష్టంగా తెలియదు లేదా x మరియు z ఎలా నిల్వ చేయబడుతుందో మీకు తెలియదు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏమి చేస్తామో నేను కేవలం Int x అని చెప్తాను అది ఇంటిజర్ డేటా టైప్ మరియు x z y అని మీకు తెలుసు మరియు y కి సమానం ఆ తర్వాత నేను ఇలాంటివి రాయగలను కాబట్టి నేడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా నిజానికి పూర్ణాంకాలు ప్రాతినిధ్యం వహించే విధానాన్ని మరియు కూడిక తీసివేత గుణకారం మరియు భాగహారం యొక్క ఆపరేషన్ ఎలా నిర్వహించబడుతుందో దాచిపెడుతుంది కాబట్టి ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ డేటా రకం అంటే ఏమిటి అవి మీకు మీ స్వంత డేటా రకాలను నిర్వచించగల సాధనాన్ని అందిస్తాయి మరియు వాటిపై కార్యకలాపాలను నిర్వచించవచ్చు ఆపై డేటా రకాల అమలు ఎలా జరుగుతుందో తెలియకుండా ఉపయోగించగల వినియోగదారుకు ఈ అబ్స్ట్రాక్ట్ డేటా రకాలను ఇవ్వండి ఇదివరకే చేస్తాను అంటే నేను ఉదాహరణకు చెబుతాను మీ ఉదాహరణను ఇస్తాను నేను x మరియు y టైప్ మ్యాట్రిక్స్ అని చెబుతాను నేను నిర్వచించినది ఇదే నేను z x స్టార్ yకి సమానం అని వ్రాయగలను ఇది మాతృక గుణకారాన్ని నిర్వహిస్తుంది స్టార్ అనేది అమలు చేయవలసిన గుణకార ఆపరేషన్ ఇది స్వయంచాలకంగా చేస్తుంది ప్రస్తుత ప్రోగ్రామింగ్ భాషలలో ఇవి అందుబాటులో లేవు కాబట్టి మనము ADTని ఉపయోగించడం యొక్క మొత్తం ఆలోచన ఏమిటంటే కార్యకలాపాలు ప్రైవేట్ డేటాపై నిర్వచించబడతాయి ప్రాతినిధ్యాలు పూర్తిగా దాచబడతాయి మరియు డేటాను నేరుగా యాక్సెస్ చేయడం సాధ్యం కాదు ADTని సమాచారం యాక్సెస్ చేయడానికి చేసే ఆపరేషన్లు ఉన్నాయి చాలా మంచి విషయం ఏమిటంటే ఈరోజు మీకు తెలుసు అనుకుందాం నేను సార్టింగ్ కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నాను నేను డేటాను అర్రేలో నిల్వ చేస్తాను నేను అంతర్గత ప్రాతినిధ్యాన్ని అర్రే నుండి కొంత లిస్ట్ కు లేదా లింక్ లిస్ట్ కు మార్చగలిగే మరింత సమర్థవంతమైన అల్గోరిథం ఉండవచ్చు మరియు అది మరింత సమర్థవంతంగా మారవచ్చు నేను అర్రేలో ప్రాతినిధ్యం వహిస్తున్నా ముందుగా నేను సరళ శోధన చేశానని చెప్పుకుందాం మీరు ఒక ఎలిమెంట్ కోసం అడుగుతారు నేను అర్రేలో ఎలిమెంట్ ఉన్నదా లేదా అని తెలియజేస్తాను మాటల తర్వాత నేను కొంచెం తెలివైనవాడిని అయ్యాను మరియు నేను చేయనివ్వండి ఎలిమెంట్లను సార్ట్ చేసి ఆపరేషన్ చేయనివ్వండి మరియు మొదలైనవి చెప్పాను ఆపరేషన్ మరియు పనితీరు ఏమిటి నేను శోధన చేస్తున్నాను అప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి అర్రే యొక్క ఉదాహరణకి తిరిగి వెళ్దాము ప్రారంభంలో నేను సార్ట్ చేయని లిస్ట్ ఉంది సార్ట్ చేయని లిస్ట్ లో నేను అర్రే చివరిలో కనుగొనబడిన ఎలిమెంట్ 12 కోసం వెతుకుతున్నాను అది గుర్తుంచుకుంటే మనకు కొన్ని 7 3 10 15 25 20 32 మరియు వేరే ఏవో ఉన్నాయి మనము ఏమి చేసాము అంటే అర్రే ద్వారా శోధించి ఎలిమెంట్ ను కనుగొనండి కాబట్టి స్పష్టంగా ఇది చాలా అసమర్థమైనది ఎందుకంటే 12 అర్రే చివరిలో ఉంది తరువాత మనం చెప్పినది సార్టింగ్ మనము చేసిన బైనరీ శోధన అల్గోరిథం గుర్తుంచుకుందాం మనము 3 7 10 15 20 25 ని సెట్ చేసాము క్షమించండి మనం 12 15 20 25 మరియు 32 మనం ఏమి చేసాము అప్పుడు మనము చెప్పినది ఇప్పుడు స్పష్టంగా ఉంది నేను కొంచెం బాగా చేయగలను నేను ఏమి చెయ్యగలను నేను మధ్యలో చూస్తున్నప్పుడు కీ కంటే పెద్దదిగా ఉండే తుది ఎలిమెంట్ ను కనుగొనే వరకు నేను శోధించగలను నేను కీ 14 అని భావించాను నేను దీనితో పోల్చాను దీనితో సరిపోల్చండి దీనితో పోల్చండి దీనితో పోల్చండి దీనితో పోల్చండి ఇప్పుడు ఏమవుతుంది కీ అనేది 14 కంటే చిన్నదిగా మారింది ఎలిమెంట్లు కనుగొనబడలేదు మరియు బయటకు రావాలని నేను చెప్పగలను ఇది దానిని సమర్ధవంతంగా చేయడం ఒక మార్గం ఇప్పుడు నేను ఏమి చేసాను తెలిసినట్లుగా నేను దానిని మరింత మెరుగ్గా చేయగలను నేను అర్రేని సార్ట్ చేసిన తర్వాత దానిని రెండుగా విభజించి బైనరీ శోధన చేయగలను ఈ అల్గోరిథం కీ 14 ఇచ్చి సెర్చ్ చేసిన విదంగా నే నేను కీ 35 ఇచ్చి నేను మొత్తం అర్రేని శోధించవలసి ఉంటుంది అప్పుడు మనము ఏమి చేసాము అంటే వాస్తవానికి సార్ట్ అయిన లక్షణాన్ని మనము విశ్లేషించడం లేదు మరియు నేను కొన్ని పనులు చేయగలను అప్పుడు మనము బైనరీ శోధన అల్గోరిథంను నిర్వచించాము మరియు ఇప్పుడు నేను అర్రేని రెండుగా చేసి విభజించగలను అర్రేకి సంబంధించిన ఆ భాగంలో మాత్రమే శోధించండి కాబట్టి మనము ADTలను చూస్తున్నాము నేను అర్రేలపై పనిచేసే ADTని అందించగలిగితే ఆ విషయం కోసం శోధించడం లేదా సార్ట్ చేయవచ్చు మరియు అవి భిన్నంగా ఉంటాయి ఆపై మీరు ఏమి చేస్తారు మొదట్లో శోధన కోసం అసమర్థమైన అల్గోరిథం వ్రాసాను అది నాకు 12 వ స్థానాన్ని ఇస్తుంది ఆపై తదుపరి నేను మరింత సమర్ధవంతమైన అల్గోరిథం ఇచ్చాను నేను సరళ శోధనను ఉపయోగించగలను చివరకు నేను బైనరీ శోధనను చేయవచ్చు కానీ వినియోగదారుకు సంబంధించినంతవరకు మీకు సెర్చ్ అనే అల్గోరిథం ఇవ్వబడుతుంది ఆడిషన్ అమలు చేయబడినట్లుగా ఉంది మీరు ఈ ఆపరేషన్ను ఇక్కడ ఉపయోగించినప్పుడు మీకు ముందుగా తెలిసి ఉండవచ్చు x 4 ప్లస్ 5 అసమర్థంగా అమలు చేయబడి ఉండవచ్చు తరువాత అది మరింత సమర్థవంతంగా మారింది కానీ అది వినియోగదారు నుండి దాచబడింది అది ADTల యొక్క పెద్ద ప్రయోజనం ADT యొక్క అమలు ఏమిటి అనేది ఇంటర్ఫేస్ ఫంక్షన్ను మార్చకుండా నిరంతరంగా మార్చబడుతుంది మీరు దీని యొక్క నైరూప్య సంజ్ఞామానాన్ని మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను మీరు మనుష్యులను చూస్తే 10 సంవత్సరాల తర్వాత మీరు ఎవరినైనా చూసినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అకస్మాత్తుగా మీరు ఆ వ్యక్తి గురించి మరియు మీరు గుర్తించగలిగే సామర్థ్యం గురించి ఏదో గుర్తుకు వస్తుంది అతను నా ఆరవ తరగతి క్లాస్మేట్ అని మీరు దీన్ని ఎలా చేస్తున్నారు స్పష్టంగా మనము సమాచారం లేదా డేటాను మెదడుకు సూచించిన విధానం ఎవరికీ తెలియదు మరియు మనము చేస్తున్న ఆపరేషన్ ఏమిటి మీరు ఈ వ్యక్తిని చూస్తారు మరియు వెంటనే మీరు గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు మీరు డేటా పై ఆపరేషన్ నిర్వహిస్తారు ఫలితం త్వరలో వస్తుంది ప్రాథమికంగా డేటా యొక్క రిప్రెసెంటేషన్ పూర్తిగా దాచబడింది మరియు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈ నిర్దిష్ట లక్షణాన్ని కలిగి ఉంటుంది